మనము మునుపటి ఉపన్యాసాలలో షెడ్యూలర్ యొక్క టాస్క్ షెడ్యూలర్లను పరిశీలించాము టాస్క్ షెడ్యూలింగ్ అనేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అతి ముఖ్యమైన కార్యకలాపాలలో ఒకటి మరియు క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు అని పిలువబడే కొన్ని సాధారణ రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్లను గురించి కూడా మనము చర్చించాము ప్రాసెసింగ్ పవర్ మెమరీ మొదలైనవి చాలా తక్కువగా ఉండే అప్లికేషన్ లలో ఇవి ఉపయోగించబడతాయి ఆపరేటింగ్ సిస్టమ్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఇది చాలా తక్కువ మెమరీ మరియు కంప్యూటింగ్ శక్తిని తీసుకుంటుంది మనము టేబుల్-డ్రివెన్ షెడ్యూలర్ మరియు సైక్లిక్ షెడ్యూలర్లను చూశాము సైక్లిక్ షెడ్యూలర్లు విస్తృతంగా ఉపయోగించే షెడ్యూలర్లలో ఒక ముఖ్యమైన వర్గం మరియు ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు షెడ్యూలర్ల యొక్క ముఖ్యమైన వర్గం ఈ షెడ్యూలర్లు టాస్క్ ల సంఖ్య ఎక్కువగా ఉన్న పెద్ద అప్లికేషన్లలో మరియు ముఖ్యమైన ప్రాసెసింగ్ ఓవర్హెడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మెమరీ పాదముద్రలో ఉపయోగించబడుతుంది మునుపటి ఉపన్యాసంలో పెద్ద సంఖ్యలో ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు ఉన్నాయని మనము చూశాము కాని అప్పుడు అవన్నీ 2 ప్రాథమిక వర్గాల షెడ్యూలర్ల యొక్క వైవిధ్యాలు ఒకటి EDFఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఫస్ట్ మరియు రెండవది RMA రేటు మోనోటోనిక్ అల్గోరిథం EDF సరైన షెడ్యూలర్ ఇది డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలర్ మరియు EDF చాలా మంచి రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలర్ అయినప్పటికీ దాని ఇబ్బందులు మనకు తెలుస్తాయి EDF షెడ్యూల్ చేయగలదు మరియు ఇది ఇతర షెడ్యూలర్లు షెడ్యూల్ చేయలేని టాస్క్ ల కోసం విజయవంతమైన సాధ్యమయ్యే షెడ్యూల్ను కలిగి ఉంటుంది దాని ఓవర్హెడ్ చిన్నది కానీ అది సాధారణ అప్లికేషన్లలో ఉపయోగించబడదు మూడు ప్రధాన లోపాలు ఏమిటంటే ఒక అశాశ్వతమైన ఓవర్లోడ్ ఉంటే కొంత టాస్క్ ఆలస్యం అవుతుంది ఎందుకంటే అది కొంత సిగ్నల్ కోసం వేచి ఉంది లేదా అది కోడ్ యొక్క పెద్ద మార్గంలోకి వెళ్లి ఉండవచ్చు లేదా అది అంతం కాని లూప్లోకి వెళ్లి ఉండవచ్చు అది జరిగితే చాలా క్లిష్టం కాని టాస్క్ కి లేదా చాలా సాధారణమైన టాస్క్ కి కూడా చాలా క్లిష్టమైన టాస్క్ కి కూడా దాని డెడ్లైన్ ను కోల్పోవచ్చు ఇది ఒక పెద్ద సమస్య రెండవది రన్టైమ్ అసమర్థత ఇతర షెడ్యూలర్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి ఉదాహరణకు RMA ఆధారిత షెడ్యూలర్లు EDF షెడ్యూలర్ యొక్క అసమర్థతకు మూలం ఈ క్రింది విధంగా ఉంది ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద షెడ్యూలర్ యాక్టివ్ గా మారుతుంది మరియు తరువాత EDF అల్గోరిథంలో రన్ చేయడానికి తదుపరి టాస్క్ ని ఎంచుకుంటుంది ఇది అన్ని సిద్ధంగా ఉన్న టాస్క్ లను తనిఖీ చేస్తుంది ఇది ఎర్లీఎస్ట్ డెడ్లైన్ను కలిగి ఉందని కనుగొంటుంది మరియు దీన్ని చేయడానికి ఒక డేటా స్ట్రక్చర్లో టాస్క్ లు ఉండాలి మొదట క్యూలో వేచి ఉన్న అన్ని టాస్క్ లు సిద్ధంగా ఉన్న టాస్క్ లేనా అని పరిశీలిస్తుంది అప్పుడు క్యూ ప్రయాణిస్తుంది మరియు ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఉన్న టాస్క్ కనుగొనబడుతుంది ఒక వేళ n టాస్క్ లు ఉంటే క్యూలో ప్రయాణించడం O అప్పుడు O అనేది టాస్క్ ని కనుగొనడంలో సంక్లిష్టత క్యూలో ఇన్సర్ట్ చేయడం ద్వారా ఒక టాస్క్ ఉత్పత్తి అయినప్పుడు క్యూ చివరలో చొప్పించబడినప్పుడు సంక్లిష్టత O ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద O వాస్తవానికి అసమర్థంగా ఉంటుంది మనము ఆదర్శంగా O సంక్లిష్టతను కలిగి ఉండాలి ఎందుకంటే టాస్క్ లు ఎక్కువగా ఉంటే మరియు షెడ్యూలింగ్ పాయింట్లు ప్రతి కొన్ని మైక్రోసెకన్లలో చాలా తరచుగా జరుగుతుంటే అప్పుడు రన్ టైమ్ ఓవర్హెడ్ ముఖ్యమైనది EDF షెడ్యూలర్ ను అమలు చేయడానికి ఇతర ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఒకటి ప్రాధాన్యత క్యూ ఇది ఒక రకమైన క్యూ ఇక్కడ క్యూ ఎగువన అత్యధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ లభిస్తుంది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ని కనుగొనడం O అయితే ప్రాధాన్యతా క్యూలో చేర్చడం యొక్క సంక్లిష్టత O ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్ లీనియర్ క్యూ కంటే మెరుగైన నిర్మాణం అయినప్పటికీ log n అనేది ఒక టాస్క్ లేదా షెడ్యూలర్ కోసం కావాల్సిన టైమ్ సంక్లిష్టత కాదు అందువల్ల EDFకు రన్టైమ్ నిజంగా చాలా సమర్థవంతంగా లేదు Refer Slide Time 553 రియల్ టైమ్ అప్లికేషన్ అభివృద్ధిలో ఎదురయ్యే అతి ముఖ్యమైన లోపం EDF ఆధారిత షెడ్యూలర్లో తక్కువ వనరుల భాగస్వామ్య మద్దతు ఆచరణాత్మక అప్లికేషన్ లో రియల్ టైమ్ టాస్క్ లు వనరులను పంచుకోవాలి వనరులు మెమరీ లేదా ఓపెన్ ఫైల్స్ ఆధారంగా కొన్ని డేటా అంశాలు కావచ్చు వీటిని క్లిష్టమైన విభాగాలు అంటారు EDF మరియు క్లిష్టమైన వనరులలోని టాస్క్ ల మధ్య వనరుల కోసం ఉన్న పరిష్కారాలు చాలా అసమర్థమైనవి మరియు ఇది టాస్క్ లు వాటి డెడ్లైన్ లను కోల్పోయేలా చేస్తుంది వనరుల భాగస్వామ్యం కోసం సంతృప్తికరమైన పరిష్కారం అందుబాటులో లేనందున ఆచరణాత్మక రియల్ అప్లికేషన్లలో EDF ఉపయోగించబడకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం రేటు మోనోటోనిక్ ఆధారిత షెడ్యూలర్ల కోసం వనరుల భాగస్వామ్యం కోసం చాలా మంచి అల్గోరిథంలు అందుబాటులో ఉన్నాయి ప్రతి టాస్క్ కి పీరియడ్ మరియు డెడ్లైన్ సమానంగా ఉంటాయి పీరియడ్ డెడ్లైన్ కు సమానం కానీ కొన్ని సందర్భాల్లో డెడ్లైన్ మరియు పీరియడ్ భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు డెడ్లైన్ పీరియడ్ కంటే తక్కువగా ఉండవచ్చు లేదా అరుదైన సందర్భాలలో డెడ్లైన్ పీరియడ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భాలలో మనము EDF షెడ్యూల్ను ఎలా తనిఖీ చేస్తాము దీనికి ఒక పరిష్కారం minpidi తీసుకోవడం కాబట్టి eiminpidiవినియోగాన్ని ఇస్తుంది మరియు ≤ 1 మరియు ఇది సంతృప్తి చెందడానికి తగిన పరిస్థితి అప్పుడు సెట్ చేయబడిన టాస్క్ లు EDFలో షెడ్యూల్ చేయబడతాయి కానీ అది అవసరమైన పరిస్థితి కాదు ఎందుకంటే కొన్ని టాస్క్ సెట్లు ఈ ప్రమాణానికి అనుగుణంగా లేవని మనము కనుగొనవచ్చు ఇది చాలా కఠినమైన ప్రమాణం minpidi ఇది ప్రమాణానికి అనుగుణంగా లేదు కానీ ఇప్పటికీ దీన్ని షెడ్యూల్ చేయడం సాధ్యమవుతుంది pi ≠ di అయితే మనం eiminpidi ఉపయోగించాలి ఇది తగినంత షెడ్యూల్ స్థితి కానీ అప్పుడు కొన్ని సందర్భాలు ఉండవచ్చు వారికి ఈ ప్రమాణం అవసరం ఉండకపోవచ్చు కాని ఇప్పటికీ షెడ్యూల్ అవుతాయి వాస్తవానికి EDF యొక్క అనేక వైవిధ్యాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన వైవిధ్యాన్ని మినిమం లాక్సిటీ ఫస్ట్ అని అంటారు EDF లో మనము డెడ్లైన్ ను మాత్రమే చూస్తాము అంటే ఎంత డెడ్లైన్ మిగిలి ఉంది కానీ అప్పుడు మనము ఎగ్జిక్యూషన్ సమయం పరిగణించము అంటే డెడ్లైన్ లోగా అవసరం ఒక వేళ డెడ్లైన్ 100 మైక్రోసెకన్లు మరియు అవసరమైన గణన సమయం 5 మైక్రోసెకన్లు అయితే మరొక టాస్క్ యొక్క డెడ్లైన్ 100 మైక్రో సెకన్లు తో పోలిస్తే కానీ అవసరమైన గణన సమయం 50 మైక్రోసెకన్లు అప్పుడు అదే డెడ్లైన్ లో ఎక్కువ గణన మిగిలి ఉన్న టాస్క్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది MLFలో ప్రధాన ఆలోచన అదే ఇక్కడ లాక్సిటీ అనేది టాస్క్ ఎగ్జిక్యూషన్ ను లెక్కించడానికి అవసరమైన టైమ్ మైనస్ డెడ్లైన్ గా నిర్వచించబడింది మరియు ఇది మంచి అల్గోరిథం గా మారుతుంది ఎందుకంటే మొదట విఫలం అయ్యే టాస్క్ కి అత్యధిక ప్రాధాన్యతనివ్వడాన్ని మనము పరిశీలిస్తున్నాము మరియు ఇది EDF వలె కనీసం మంచి పని తీరును కనబరుస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో ఇది EDF కన్నా మెరుగైన పనితీరును కనబరుస్తుంది సరైన షెడ్యూల్ అల్గోరిథం అయిన ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఫస్ట్ అల్గోరిథం EDF పై మన చర్చను ముగించాము రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లు రియల్ టైమ్ షెడ్యూలర్లలో చాలా ముఖ్యమైన క్లాస్ ఇవి EDF వలె నైపుణ్యం లేనివి అయినప్పటికీ వీటి యొక్క ఆచరణాత్మక అమలు చాలా సరళమైనది మరియు మరింత సమర్థవంతంగా ఉంటుంది మరియు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో వనరుల భాగస్వామ్యం వంటి EDF యొక్క ఇతర లోపాలు ఇక్కడ సులభం అవుతాయి మరియు అందువల్ల ఈ షెడ్యూలర్లు చాలా రియల్ టైమ్ అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించబడతాయి రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లోని ప్రధాన ఆలోచన ఏమిటంటే ఒక టాస్క్ యొక్క ప్రాధాన్యత దాని రాక రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ ప్రాధాన్యత ప్రోగ్రామర్ లేదా డిజైనర్ చేత స్థిరంగా కేటాయించబడుతుంది మరియు ఒక టాస్క్ కి కేటాయించిన ప్రాధాన్యత టాస్క్ వచ్చిన రేటుకు అనులోమానుపాతంలో ఉండాలి లేదా దాని ఫ్రీక్వెన్సీ అనులోమానుపాతంలో ఉండాలి మరియు ఒక టాస్క్ పీరియడ్ 2 మిల్లీసెకన్లు ఉంటే అది 10 మిల్లీసెకన్ల వ్యవధితో పోలిస్తే ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత ఉండాలి అధిక ఫ్రీక్వెన్సీ లేదా ఒక టాస్క్ యొక్క తక్కువ పీరియడ్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అది ఈ షెడ్యూలర్ యొక్క ప్రాథమిక ఆవరణ లేదా ప్రాథమిక అల్గోరిథం మనము టాస్క్ లను ఫ్రీక్వెన్సీ లో లేదా రాక రేటు క్రమంలో ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రాధాన్యత వారి ఫ్రీక్వెన్సీ ప్రకారం పెరుగుతూ ఉండాలి లేదా వాటి పీరియడ్ ప్రకారం తగ్గుతుంది ప్రాధాన్యత అనేది టాస్క్ రాక రేటు యొక్క పెరుగుతున్న ఫంక్షన్ ఉదాహరణకు టాస్క్ 1 లో టాస్క్ 2 తో పోలిస్తే రాక ఫ్రీక్వెన్సీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది టాస్క్ 2 లో రాక రేటు తక్కువగా ఉంటుంది అందువల్ల టాస్క్ 1 కి అధిక ప్రాధాన్యత ఉంది మరియు టాస్క్ 2 కి తక్కువ ప్రాధాన్యత ఉంది మరియు ఈ షెడ్యూలర్ యొక్క సారాంశం ఏమిటంటే అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఏదైనా తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ని ముందస్తుగా ఖాళీ చేస్తుంది మరియు దాని రాకతో రన్ అవుతుంది ఈ వాస్తవ ఎగ్జిక్యూషన్ సమయం 0 వద్ద జరుగుతుందో లేదో చూద్దాం టాస్క్ 1 మరియు టాస్క్ 2 ఇన్స్టెన్సు రెండూ సిద్ధంగా ఉన్నాయి కానీ టాస్క్ 1 కి అధిక ప్రాధాన్యత ఉంది మరియు అందువల్ల ఈ ఇన్స్టెన్సు ఎగ్జిక్యూట్ కావడం ప్రారంభమవుతుంది మొదటి 2 ఇన్స్టెన్సు వేచి ఉండాలి టాస్క్ 1 ఇన్స్టెన్సు పూర్తి చేసిన వెంటనే టాస్క్ 2 ఇన్స్టెన్సు రన్ అవ్వడం మొదలవుతుంది మరియు తరువాత టాస్క్ 1 యొక్క తరువాతి ఇన్స్టెన్సు వస్తుంది ఇది టాస్క్ 2 ను ముందే ఖాళీ చేస్తుంది మరియు అది రన్ అవ్వడం మొదలవుతుంది మరియు అది టాస్క్ ని పూర్తి చేయగానే టాస్క్ 2 మళ్ళీ యాక్టివ్ అవుతుంది మరియు సాగుతుంది రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్లోని ప్రధాన కాన్సెప్ట్ ఏమిటంటే అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ రన్ అవుతుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ ఉన్నంత వరకు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ రన్ చేయబడదు ఒక ముఖ్యమైన ఫలితం ఏమిటంటే అన్ని స్టాటిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథంలలో RMA రేటు మోనోటోనిక్ అల్గోరిథం సరైన అల్గోరిథం RMA పీరియాడిక్ టాస్క్ ల సెట్ ని షెడ్యూల్ చేయలేకపోతే ఇతర స్టాటిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథంలు చేయలేవు కానీ మరో వైపు ఏదైనా స్టాటిక్ ప్రియారిటీ టాస్క్ షెడ్యూలర్ చేత షెడ్యూల్ చేయబడిన ఏదైనా టాస్క్ సెట్ కూడా RMA క్రింద రన్ అవుతుంది RMA చాలా మంచి స్టాటిక్ ప్రియారిటీ అల్గోరిథం టాస్క్ సెట్ షెడ్యూల్ విశ్లేషణలో లభించే ఫలితాలు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్లో షెడ్యూల్ చేయవచ్చు ఆ ఫలితాలు సాధారణంగా వినియోగ హద్దులుగా ఇవ్వబడతాయి సెట్ చేసిన టాస్క్ల ప్రాసెసింగ్ లేదా ప్రాసెసర్ ఆధారంగా ఇది RMA షెడ్యూలర్ క్రింద ఒక ప్రాసెసర్పై సాధ్యమయ్యేలా రన్ చేయగలదా అని మనము నిర్ధారించగలము 1971 నుండి లభించే మొదటి ఫలితాన్ని వినియోగ బౌండ్ 1 అని పిలుస్తారు ఇది ప్రాథమిక ఫలితం చాలా కాలం నుండి వినియోగం ≤ 1 అందుబాటులో ఉందని స్పష్టంగా ఉంది ఎందుకంటే ప్రాసెసర్ యొక్క వినియోగం 1 ఉండకూడదు మరియు మరియు i 1n eipi≤ 1 మరియు ఇది వినియోగ బాండ్ అని పిలువబడే చాలా ప్రాథమిక పరిస్థితి ఇవి అవసరమైన షరతులు కానీ అప్పుడు టాస్క్ సెట్ లు ఈi 1n eipi≤ 1 ను కలుస్తాయి ఇక్కడ e ఎగ్జిక్యూషన్ సమయం మరియు p పీరియడ్ మనము మరింత షరతులను తనిఖీ చేయాలి ఎందుకంటే ఈ పరిస్థితిని నెరవేర్చిన టాస్క్ల సెట్ చేయనందున టాస్క్ సెట్ షెడ్యూల్ చేయదగినది మనము EDF షెడ్యూలర్లలో గుర్తుంచుకుంటే ఈ రెండూ అవసరం మరియు తగినంత షరతు ఒకే వ్యక్తీకరణi 1neipi≤ 1 EDF షెడ్యూలర్లకు అవసరమైన మరియు తగినంత షరతుగా ఉంటుంది కానీ ఇక్కడ మనం మొదటి షరతు అవసరంi 1neipi≤ 1 అని తనిఖీ చేయాలి తరువాత మనము ఇతర వినియోగ పరిస్థితుల కోసం చూస్తాము లేకపోతే ఈ పరిస్థితి కూడా నెరవేరదు స్పష్టంగా ఇది రేటు మోనోటోనిక్ అల్గోరిథం క్రింద షెడ్యూల్ చేయబడదు రెండవ ఫలితం మళ్ళీ 1971 వరకు అందుబాటులో ఉన్న వినియోగ పరిమితి లియు మరియు లేలాండ్ ఒక మైలురాయి కాగితం లో ప్రతిపాదించింది ui ≤ n ఒక టాస్క్ సెట్ షెడ్యూల్ కోసం ఒక వేళ 10 టాస్క్లు ఉంటే 10 టాస్క్ ల వల్ల వినియోగం మొత్తం 1 కన్నా తక్కువ ఉండాలి ఎందుకంటే n అనంతానికి సమానంగా ఉన్నప్పటికీ అప్పుడు ∞ ఇది అనిశ్చిత రూపం కాని మనము L'Hospital నియమం ఉపయోగిస్తే అది 0 6 అని మనకు తెలుస్తుంది n 1 అయితే వినియోగ బౌండ్ టాస్క్ ల సంఖ్యతో ఎలా మారుతుందో చూద్దాం తరువాత 1 అవుతుంది ఇది 100 1 టాస్క్ మాత్రమే ఉంటే అది ప్రాసెసర్ యొక్క 100 వినియోగాన్ని కలిగి ఉన్నప్పటికీ రేటు మోనోటోనిక్ అల్గోరిథం క్రింద షెడ్యూల్ చేయవచ్చు కానీ 2 టాస్క్లు ఉంటే అది 2 2√2 1 21 41 1 20 82 అవుతుంది 1 నుండి ఇది 2 టాస్క్ లతో 0 82 అవుతుంది 3 టాస్క్తో ఇది మరింత తగ్గింది మరియు చివరకు ఇది కొంత విలువతో సంతృప్తమవుతుంది ఈ విలువ n కలిగి ఉంటే ఈ వ్యక్తీకరణ ప్రకారం టాస్క్ల సంఖ్య పెరుగుతుంది అప్పుడు టాస్క్ సెట్ షెడ్యూల్ చేయదగిన వినియోగం తగ్గుతుంది 1 2 3 4 5 మొదలైన టాస్క్ ల సంఖ్యను మనం నిజంగా తీసుకుంటే ఇది దీని ప్రవర్తన 10 టాస్క్ లు ఉన్న సమయానికి ఇది ఇక్కడ 0 7 వరకు స్థిరపడుతుంది ఒక టాస్క్ సెట్ 0 7 లేదా 70 కంటే ఎక్కువ వినియోగాన్ని కలిగి ఉంటే అది షెడ్యూల్ చేయదగినదని మనము అనుకోవచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడైనా వినియోగం 70 కన్నా తక్కువ ఉంటే అన్ని టాస్క్ లు వినియోగం ఉన్న ఈ ప్రాంతంలో 70 కన్నా తక్కువ ఉంటే ఇది వాస్తవానికి వినియోగానికి అప్పర్ బౌండ్ టాస్క్ సెట్ యొక్క వినియోగం 70 కన్నా తక్కువ అని మనము కనుగొన్నంతవరకు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ చేత దీనిని షెడ్యూల్ చేయవచ్చని మనము నిర్ధారించగలము ఈ లియు మరియు లేలాండ్ బౌండ్ ఇచ్చినట్లుగా టాస్క్ ల సంఖ్య పెరిగే కొద్దీ టాస్క్ లు షెడ్యూల్ చేయగల గరిష్ట వినియోగం పడిపోతుంది మరియు చాలా పెద్ద సంఖ్యలో టాస్క్ ల కోసం ఇది 0 7 వద్ద స్థిరపడుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది 0 692 మరియు ఈ 0 692 ను పొందడానికి ఇది అనిశ్చిత రూపం నుండి 0 కు పరిష్కరించడం మీద ఆధారపడి ఉంటుంది ఈ అనిశ్చిత వ్యక్తీకరణకు L'Hospitals నియమాన్ని వర్తింపజేయడం వల్ల మనకు log 2 లభిస్తుంది ఆది 69 2 టాస్క్ సెట్ చేసినంతవరకు వినియోగం 69 2 టాస్క్ సెట్ లియు లేలాండ్ బౌండ్ కింద షెడ్యూల్ చేయబడుతుందని సురక్షితంగా చెప్పవచ్చు కాని అది షెడ్యూల్ చేయకపోతే దాని వినియోగం 69 2 కన్నా ఎక్కువ అయితే టాస్క్ 2 3 4 మొదలైనవి ఈ వ్యక్తీకరణ ui ≤ ∞ ద్వారా మనం లెక్కించాల్సిన టాస్క్ ల సంఖ్యను తనిఖీ చేయాలి మరియు 2 పనులకు 82 వరకు వినియోగం సెట్ చేసిన టాస్క్ లను రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ ద్వారా షెడ్యూల్ చేయవచ్చు రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ షెడ్యూలర్ యొక్క ముఖ్యమైన తరగతి ఇది చాలా రియల్ టైమ్ అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది దీనికి దాదాపు ప్రతి వాణిజ్య రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మద్దతు ఇస్తుంది మనము ఈ షెడ్యూలింగ్ అల్గోరిథం గురించి తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాము చాలా ధన్యవాదాలు